ఈ ఉపన్యాసంలో మన తదుపరి చర్చ లో సౌకర్యం నిర్వహణ పై దృష్టి పెడదాం ఇది చాలా తయారీ కర్మాగారాలలో ముఖ్యమైన అంశం IIoT సౌకర్యం నిర్వహణ ని ఎలా మెరుగుపరుస్తుంది నిర్వహణ కోసం IIoT యొక్క సౌకర్యం నిర్వహణ అనువర్తనాలను మనం క్లుప్తంగా చర్చించబోతున్నాం ఈ అన్ని అనువర్తన ఉపన్యాసాలలో నేను మీకు చెప్పినట్లుగా ఇతర మాడ్యూళ్ళలో మునుపటి ఉపన్యాసాలలో మనం నేర్చుకున్నదాని గురించి అదే పాత విషయం గురించి చర్చిధ్ధాం కాని మనం వాటిని అమలు చేస్తున్నాము ఈ విభిన్న డొమైన్లను తెలివిగా చేయడానికి మరియు తెలివిగా ఉండబోయే విభిన్న సౌకర్యాలను కలిగి ఉండటానికి మనం వాటిని ఎలా అమలు చేయవచ్చో మీకు చెప్తాను ఈ సౌకర్యం నిర్వహణ ఏమిటి దీన్ని మనం అర్థం చేసుకోవాలి మొదట సౌకర్యం అంటే ఏమిటి సౌకర్యం అనేది ఒక సాధారణ ప్రయోజన పదం అంటే భవనాలు సమాజ మౌలిక సదుపాయాలను అర్ధం చేసుకోగల ఆవరణలు ఉత్పాదక కర్మాగారాల సందర్భంలో సౌకర్యం ప్రాథమికంగా అక్కడ ఉన్న సంస్థ మౌలిక సదుపాయాలు తయారీ సంస్థ వారి మౌలిక సదుపాయాలు వాటి భవనాలు వాటి యంత్రాలు వివిధ యంత్రాలు వివిధ ట్రక్కులు విమానాల మొదలైనవాటిని సూచిస్తుంది ఈ వివిధ రకాల మౌలిక సదుపాయాల భవనాలు యంత్రాలు మొదలైనవి ఈ రకమైన సౌకర్యాలు ఈ సౌకర్యాల నిర్వహణ అవసరం ఫెసిలిటీ ఈ ప్రత్యేక నిర్వచనం ద్వారా మేనేజ్మెంట్ చర్చలు సంగ్రహించబడతాయి ఇది ప్రాథమికంగా కార్యకలాపాల యొక్క మార్గదర్శకత్వం మరియు నిర్వహణ మరియు భవనాలు ఆవరణలు ఆస్తి యజమానుల తరపున కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు వంటి వివిధ సౌకర్యాల నిర్వహణ మరియు నిర్వహణ మరోసారి మనం ఈ సదుపాయాల నిర్వహణ ఎలా ఉంటుందో విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం సౌకర్యం నిర్వహణ మరియు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మన దృష్టి IIoT ఎనేబుల్మెంట్ పై ఉండాలి ఇది IIoT ఎనేబుల్డ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ మనం మాట్లాడుతుంటే 2 రకాల సౌకర్యాల గురించి మాట్లాడుకుందాం ఇది ఒకే సదుపాయం కావచ్చు మనకు ఒక రకమైన సదుపాయం ఉండవచ్చు నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను మనకు ఒక రకమైన భవనం ఉందని వివిధ అంతస్తులు వేర్వేరు గదులు మొదలైన సదుపాయాలు ఉన్నాయని అనుకుందాం మరియు ఆ భవనం లో భవన యజమాని వేర్వేరు గదులు వివిధ విభాగాలు వేర్వేరు కార్యాలయాలు వాటిలో వివిధ మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుకుందాం ఈ వేర్వేరు యూనిట్లు విద్యుత్ ద్వారా శక్తినివ్వబోతున్నాయి ఇక్కడ వివిధ గదులు ఉండవచ్చు అందులో ఉష్ణోగ్రత కండిషన్డ్ ఉండవచ్చు ఈ గదుల ఉష్ణోగ్రత కండిషనింగ్ ఈ గదుల లైటింగ్ కూడా ముఖ్యం యజమానులు మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ సదుపాయాన్ని ఉపయోగించబోయే ఇతర కస్టమర్లు కూడా ఉండవచ్చు పారిశ్రామిక సదుపాయంలో భిన్నంగా ఉండవచ్చు కాంట్రాక్టర్లు లేదా ఉప కాంట్రాక్టర్లు కూడా వాడుకోవచ్చు మనం ఫెసిలిటీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనకు ఒక విభాగం ఒక సదుపాయాల నిర్వహణ విభాగం ఉండాలి అని తెలుసు మనం మాట్లాడిన ఈ విభిన్న సంస్థల నిర్వహణను జాగ్రత్తగా చూద్దాం ముఖ్యంగా ఈ స్థిర మౌలిక సదుపాయాలు ఈ యంత్రాలు భవనాలు అంతస్తులు గదులు వాటి ఉష్ణోగ్రత కండిషనింగ్ లైటింగ్ కండిషనింగ్ పర్యవేక్షణ ఈ విషయాలన్నింటినీ నియంత్రిస్తుంది మరియు ఈ ప్రత్యేకమైన సదుపాయంపై లేదా ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఉపయోగించి వేర్వేరు వినియోగదారులు మరియు వేర్వేరు కస్టమర్లు వేర్వేరు చర్యలను చేస్తారు యజమానులు కస్టమర్లు సబ్ కాంట్రాక్టర్లు వేర్వేరు వినియోగదారులకు లేదా ఈ సౌకర్యాల యొక్క నటులకు ఉదాహరణలు ఇప్పుడు మనం ఈ రకమైన వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే చివరికి మనకు ఈ విభిన్న యూనిట్లు ఈ వేర్వేరు నటులు మెరుగైన సదుపాయాల నిర్వహణను కలిగి ఉండటానికి మరింత సమర్థవంతంగా పని చేయాలి మెరుగైన సౌకర్యాల నిర్వహణ కోసం యథావిధిగా మనకు సెన్సార్ ఎనేబుల్మెంట్ ఉండాలి IoT పరికరాలను ప్రారంభించాలి అమలు చేయబడుతున్న వినియోగ కేసులను బట్టి మనం ఈ పరికరాలను కలిగి ఉండాలి ఈ విభిన్న సౌకర్యాల పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఈ వేర్వేరు పరికరాలు అవి నిల్వ చేయవలసిన డేటాను పంపిస్తాయి ఇది సాధారణ డేటాబేస్లో మన డేటా నిల్వ అనవచ్చు చివరకు ఒక రకమైన పర్యవేక్షణ కేంద్రం ఉండబోతోంది మరియు ఈ పర్యవేక్షణ జరగబోయేది కంట్రోల్ స్టేషన్ లో IIoT అమలును ఉపయోగించి భవనాలలో సౌకర్యాలను పర్యవేక్షించడానికి ఇది ఒక సాధారణ పర్యవేక్షణ కేంద్రం కానుంది ఈ పనులన్నీ చేస్తుంటే మరోసారి మనం మర్చిపోకూడదు భద్రత మరియు గోప్యతా సమస్యల గురించి మనం మర్చిపోకూడదు ఇది ఏక సౌకర్యం ఉదాహరణలు ఇప్పుడు మీకు మరొక ఉదాహరణ ఇస్తాను ఇది బహుళ సౌకర్యం ఇక్కడ మీరు బహుళ సౌకర్యాలను పర్యవేక్షించొచ్చు ఇక్కడ మనం ఒకే భవనం గురించి మాత్రమే మాట్లాడటం లేదు కాని మనకు బహుశా భవనాల సమూహం ఉండొచ్చు మరియు దానిపై అన్నింటినీ పర్యవేక్షించాల్సి ఉంటుంది ఈ భవనాల నుండి డేటాను బయటకు పంపించడానికి మరియు వాటితో వేర్వేరు యాంటెనాలు అమర్చాలి మనకు ఈ బహుళ సేకరణ యూనిట్లు ఉన్నాయి మరియు ఈ భవనాలలో ప్రతి దాని స్వంత ఉప కాంట్రాక్టర్లు ఉన్నారు మరియు చివరకు ఈ డేటాను మేనేజర్ లేదా కంట్రోల్ స్టేషన్కు పంపవలసి ఉంటుంది కంట్రోల్ స్టేషన్లో ఒక మేనేజర్ కూర్చొని ఉండవచ్చు అతను ఫెసిలిటీ మేనేజర్ ఇతను మొత్తం సదుపాయాన్ని గమనిస్తూ ఉంటారు మధ్యలో మనం బహుళ సబ్ కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నాము మరియు మధ్యలో ఒక ఇంటర్మీడియట్ సబ్ కాంట్రాక్టర్ను కలిగి ఉండవచ్చు వారు మధ్యలో కూర్చొని ఉండవచ్చు మరియు ఈ కంట్రోలర్ లేదా మేనేజర్కు సౌకర్యాలను తగిన విధంగా పర్యవేక్షించడానికి సహాయపడవచ్చు ఇది బహుళ సౌకర్యాల కోసం ఉంటుంది బహుళ సదుపాయాల దృష్టాంతం మరియు సింగిల్ ఫెసిలిటీ దృష్టాంతం మరియు ఈ రెండు దృశ్యాలలో IIoT ఎనేబుల్డ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ నేను మీకు చూపించాను ఇప్పుడు మనం ముందుకు వెళ్లి సౌకర్యం నిర్వహణలో విభిన్న అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం సదుపాయాల నిర్వహణ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా భవనాలు ఫైనాన్స్ ప్రజలు మరియు ఒప్పందాల గురించి మాట్లాడుతున్నాము ఇవన్నీ నిర్వహించవలసి ఉంటుంది ఇది కేవలం భవనాలు కాదు ఇది కేవలం ప్రజలు కాదు సౌకర్యం ఈ విభిన్న కొలతలు కలిగి ఉంటుంది మరియు వాటి నిర్వహణ గురించి సౌకర్యం నిర్వహణ చెప్తుంది సదుపాయాల నిర్వహణ సంస్థలకు సహాయక సేవలను అందిస్తుంది ప్రజలను ఏకీకృతం చేస్తుంది స్థలం ప్రక్రియ పని వాతావరణం యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది మరియు ఇవి భవనం మరియు పర్యవేక్షణలో నిర్వహించే కార్యకలాపాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి వాటిని నిర్వహించడం వివిధ కార్యకలాపాలు సౌకర్యాల నిర్వాహకుడు ఈ విభిన్న పనులన్నీ చేయబోతున్నాడు ఈ ప్రత్యేక ఉదాహరణ ద్వారా వెళదాం మనం ఈ సదుపాయాల నిర్వహణను ఎలా పొందబోతున్నామో నేను ఇప్పుడు తెలివిగా చూపించబోతున్నాను మీ ముందు ఉన్న చిత్రంలో చూపిన వాటిలాంటి భవనాలు సౌకర్యాలు మొదలైనవి మన దగ్గర ఉన్నాయని అనుకుందాం మనకు భవన యజమాని కూడా ఉన్నారు మరియు మనకు వేర్వేరు కస్టమర్లు ఉన్నారు ఈ విభిన్న భవనాల అద్దెదారులు వేర్వేరు భవనాలు వేర్వేరు అంతస్తులు వేర్వేరు కాంట్రాక్టులచే నిర్వహించబడుతున్నాయి మరియు ఈ యజమాని అన్ని ఉప కాంట్రాక్టర్లను నిర్వహించవలసి ఉంటుంది మరియు ఈ ఉప కాంట్రాక్టర్ల ద్వారా ఈ సౌకర్యాలు ఈ భవనాలు మరియు మొదలైనవి నిర్వహించవచ్చు సదుపాయాల నిర్వహణలో IoT యొక్క పరిధి ప్రాథమికంగా ఈ విభిన్న IoT పరికరాల విస్తరణకు సంబంధించినది డేటాను యాక్సెస్ చేయడం లేదా సేకరించడం ద్వారా కొత్త అంతర్దృష్టులను పొందడం ఈ సౌకర్యాలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లిఫై అధునాతన భద్రతా యంత్రాంగాలు మరియు అనేక ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు వంటి విభిన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అమలు చేయడం వ్యయ అవరోధాన్ని పరిష్కరించడం నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం ఇవి సదుపాయాల నిర్వహణలో IoT అమలు యొక్క పరిధి ఫైనాన్స్ ఐటి మానవ వనరుల పరంగా సహాయక సేవలు అందించాల్సి ఉంటుంది ఈ విభిన్న సహాయ సేవల నిర్వహణ కూడా సౌకర్యాల నిర్వహణకు సంబంధించినది ఫెసిలిటీ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ మార్కెటింగ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుతుంది సౌకర్యాల నిర్వహణలో భాగంగా అందించే విస్తృత సేవలు ఇవి అయితే ఇవి సౌకర్య నిర్వహణలో కూడా ఉన్నాయి ప్రాథమికంగా సదుపాయాల నిర్వహణ యొక్క ముఖ్య ఆలోచన ఏమిటంటే ప్రతి మౌలిక సదుపాయాలు ప్రతి సౌకర్యం ప్రతి యంత్రం లోపాలు చరిత్ర వినియోగం మార్పుల యొక్క సమగ్ర వివరాలను పొందడం స్పష్టంగా ఈ IoT అమలు లేకుండా ఈ రకమైన సమాచారాన్ని సమర్థవంతంగా పొందడం కనెక్ట్ చేయబడిన వ్యవస్థ ద్వారా ఈ సమాచారాన్ని నిర్వహించడం సాధ్యం కాదు మెరుగైన సమర్థవంతమైన సౌకర్యాల నిర్వహణకు IoT అమలు చాలా ముఖ్యమైనది డేటా స్థిరత్వాన్ని నిర్ధారించడం సామరస్యపూర్వక నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఫెసిలిటీ మేనేజర్ చూడాలి సదుపాయాల నిర్వహణ యొక్క నిజమైన శక్తి ఏమిటంటే సంఘటనలు వాస్తవంగా జరగడానికి ముందే అంచనా వేయడం మరియు ప్రమాదాలను కొలవడం మరియు నిరోధించడం అధునాతన విశ్లేషణలు పెద్ద డేటా నిర్వహణను అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాస్తవానికి IIoT అమలు ద్వారా సౌకర్యాల నిర్వహణలో మనం వ్యవహరించే డేటా యొక్క స్వభావం ప్రాథమికంగా పెద్ద డేటా వివిధ వనరుల ఆప్టిమైజేషన్ మానవశక్తి వనరులు ఆస్తులు సాంకేతికత వ్యయ ప్రభావం ఇవి కూడా ఫెసిలిటీ మేనేజర్ చూడవలసిన విభిన్న ఆప్టిమైజేషన్ సమస్యలు సదుపాయాల నిర్వహణతో విభిన్న సవాళ్లు ఖర్చు నిర్వహణ అంటే బడ్జెట్కు సంబంధించి సౌకర్యం యొక్క నాణ్యతను సమతుల్యం చేయడం జాబితా ఒక సవాలు సౌకర్యం నిర్వహణలో IoT అప్లికేషన్ ఉంటుంది స్మార్ట్ లైటింగ్ స్మార్ట్ రిఫ్రిజరేషన్ స్మార్ట్ మీటర్ల వాడకం స్మార్ట్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్ కలిగి ఉండటానికి ఈ IoT పరికరాలను ఉపయోగించడం ఒకవేళ అగ్ని సంభవించినట్లయితే దానిని స్మార్ట్ మార్గంలో గుర్తించడం ఆ మంటను నియంత్రించడం మంటలను స్మార్ట్ మార్గంలో అణచివేయడం ఇవి కూడా IoT అప్లికేషన్లో భాగం ఇది సౌకర్యం నిర్వహణలో మెరుగైన IoT అప్లికేషన్ సౌకర్యం నిర్వహణలో IoT అప్లికేషన్ భద్రతా వ్యవస్థల సంస్థాపనను కలిగి ఉంటుంది భద్రతా అలారం వ్యవస్థలు మరియు మొదలైనవి HVAC లతో వ్యవహరించడం ఇవి ప్రాథమికంగా సెంట్రల్ హీటింగ్ వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు మరియు ఇవి ఎయిర్ కండిషనింగ్ సెంట్రల్ వెంటిలేషన్ మరియు మొదలైన వాటికి కేంద్ర వ్యవస్థల వంటి వ్యవస్థలు గది రిజర్వేషన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్లో భాగమైన షెడ్యూల్ డబుల్ బుకింగ్ ఉండేలా సమావేశ గదుల యొక్క IoT రియల్ టైమ్ స్టేటస్ అప్డేట్లను ఉపయోగించడం కూడా జరుగుతుంది ఇది IoT ఎనేబుల్డ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్కు ఒక ఉదాహరణ స్టాక్ల పర్యవేక్షణ సరఫరా వినియోగం ఇవి కూడా సమర్థవంతంగా IoT అప్లికేషన్తో సాధ్యమవుతాయి మనం తప్పనిసరిగా ఈ భవనాలకు కలిగి ఉన్న సౌకర్యాల గురించి మాట్లాడాలి వాటికీ విద్యుత్ లైటింగ్ వేర్వేరు పవర్ మీటర్లు మొదలైనవి ఉన్నాయి ఈ మొత్తం నిర్వహణ స్మార్ట్ విద్యుత్ విస్తరణ స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలు స్మార్ట్ ఉష్ణోగ్రత నియంత్రణ మరియు మొదలైనవి ఇవన్నీ IoTని ఉపయోగించి ఒకే సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్లోని సమస్యలు విశ్లేషణలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మీరు ఈ డేటాతో వ్యవహరించలేకపోతే మరియు డేటా నుండి అంతర్దృష్టిని పొందడానికి ప్రయత్నించకపోతే ఈ IoT పరికరాల విస్తరణ ద్వారా సేకరించబడిన ఈ డేటాను ఉపయోగించడం లేదు అంటే ఈ డేటా నిరుపయోగంగా ఉంటుంది ఇంధన వినియోగాన్ని నిర్వహించడం డేటా తో నడిచే నిర్ణయాలు తీసుకోవడం కార్యాచరణ వ్యయ ఆప్టిమైజేషన్ మరియు సౌకర్యాల రిమోట్ పర్యవేక్షణ మొదలైనవి సౌకర్యాల నిర్వహణలో విశ్లేషణలకు సంబంధించి ఇవి ఆందోళన కలిగిస్తాయి సదుపాయాల నిర్వహణ యొక్క ప్రయోజనాలు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని కలిగి ఉండటం లేదా అందించడం అనధికార ప్రాప్యతను నిరోధించడం విభిన్న విషయాల యొక్క నిజ సమయ ట్రాకింగ్ సౌకర్యాలలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలు చొరబాటుదారుల యొక్క నిజ సమయ ట్రాకింగ్ నిఘా నిఘా నేను ప్రస్తావించని విషయం కానీ అది వేర్వేరు కెమెరాలు సిసిటివి కెమెరాలు మరియు మొదలైన వాటిని ఉపయోగించి సౌకర్యం నిర్వహణ పర్యవేక్షణలో భాగం తరువాత ముఖ్యమైనది ఆప్టిమైజ్ చేయడం అంటే తక్కువ వనరులతో ఎక్కువ చేయగల సామర్థ్యం వనరుల ఆప్టిమైజేషన్ మరియు మెరుగైన ఉత్పాదకత ఇది కూడా సౌకర్యం నిర్వహణ పరిధిలో ఉంటుంది ఇది సౌకర్యం నిర్వహణ యొక్క ముఖ్యమైన ప్రయోజనం సదుపాయాల నిర్వహణ కోసం IoT ఎనేబుల్మెంట్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచింది మరియు దీని గురించి ఈ ప్రత్యేక ఉపన్యాసం గురించి సదుపాయాల నిర్వహణలోని విభిన్న ఆందోళనల గురించి నేను మీకు ముఖ్యాంశాలు ఇచ్చాను ఈ విభిన్న సమస్యలను మెరుగుపరచడంలో IoT ఎలా సహాయపడుతుంది ఈ విభిన్న సమస్యలను పరిష్కరించడం మరియు మొదలైనవి మరింత చదవడానికి ఇవి మీకు ఇవ్వబడిన విభిన్న సూచనలు మరియు మీకు ఆసక్తి ఉంటే IoT మరియు IIoT ఉపయోగించి సౌకర్యాల నిర్వహణ గురించి మరింత అవగాహన పొందడానికి మీరు వాటి ద్వారా వెళ్ళవచ్చు ధన్యవాదాలు